ఈ కోర్సులో మీరు పారిశ్రామిక 4 0 మరియు పారిశ్రామిక ఐఒటి గురించి తెలుసుకోబోతున్నారు ఈ కోర్సు ద్వారా మనం వాటిలో ప్రతి దాని గురించి లోతుగా చర్చించాలి అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రతిదానికి కేంద్రమైనది ఏమిటో అర్థం చేసుకోవడానికి మొదట ప్రయత్నిద్దాం కాబట్టి ఐఐఒటి అనేది పారిశ్రామిక ఐఒటి ఇది పరిశ్రమలలో ఐఒటి యొక్క ఉపయోగాలు గురించి సంబంధించినది కొన్ని పారిశ్రామిక నిర్దిష్ట అవసరాల కోసం ఇప్పటికే ఉన్న IoT టెక్నాలజీ ఇవి వేర్వేరు డొమైన్లలో ఉపయోగాలను కలిగి ఉంటాయి పరిశ్రమల యొక్క నిర్దిష్ట అవసరం ఉంది ఆ పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి మనం సిద్ధంగా ఉండాలి పారిశ్రామిక IoT వెలుగులోకి రావడానికి ఇదే కారణం మరియు ముఖ్యంగా పరిశ్రమలో చాలా ప్రాచుర్యం పొందింది ఈ రోజుల్లో చాలా పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా మారుతున్నాయి అవి తప్పనిసరి ఇండస్ట్రీ 4 0 ప్రమాణాలుగా రూపాంతరం చెందాలి అప్పటినుండీ వారు IIoT సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దిశగా మారుతున్నారు కాబట్టి ఈ పారిశ్రామిక 4 0 మరియు పారిశ్రామిక IoT యొక్క విభిన్న అంశాల గురించి మనం నేర్చుకోవాలి అయితే మొదట IoT అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఖచ్చితంగా IoT అనేది ఇంటర్నెట్తో అనుసంధానించబడిన పరికరాల గురించి IoT అనేది ఒక సాంకేతిక పరిజ్ఞానం ఇది విభిన్న విషయాల యొక్క ఇంటర్నెట్ పనిని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది అంటే మన చుట్టూ ఉపయోగించే మరియు చూసే విభిన్న భౌతిక వస్తువులు ఈ భౌతిక వస్తువులు ఏదైనా మరియు మనం ఉదయాన్నే ఉపయోగించే టూత్ బ్రష్లు గది యొక్క ఎయిర్ కండీషనర్ తాపన వ్యవస్థ మరియు మన ముందు ఉన్న ప్రొజెక్షన్ సిస్టమ్ వంటి వాటి నుండి మొదలుపెట్టవచ్చు కంప్యూటర్లు మరియు పిడిఎలు వంటి సాంప్రదాయ గణన పరికరాలు కూడా ఇందులో ఉన్నాయి గణన మరియు సాంప్రదాయ గణన పరికరాలు ప్రస్తుత టూత్ బ్రష్ ప్రొజెక్షన్ సిస్టమ్ తాపన వ్యవస్థ మరియు ఈ శీతలీకరణ వ్యవస్థ వంటి పూర్వం పేర్కొన్న విభిన్న భౌతిక వస్తువులు ఈ విషయాలన్నీ ఇంటర్ నెట్వర్క్ మరియు ఇంటర్కనెక్ట్ చేయబడతాయి అప్పుడు ఈ ఇంటర్ నెట్వర్క్ భారీ మొత్తంలో డేటాను పంపబోతోంది ఇది తిరిగి పొందబడిన డేటాను ఉపయోగించుకోవటానికి ప్రాసెస్ చేయవలసి ఉంటుంది దీనికి భిన్నమైన ఉపయోగాలు ఉన్నాయి స్మార్ట్ గృహాలను నిర్మించడంలో IoT ఉపయోగాలు ఉన్నాయి ఉదాహరణకు స్మార్ట్ సిటీలు మరియు మొదలైనవి కాబట్టి స్మార్ట్ సిటీల యొక్క విభిన్న భాగాలుగా స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ స్మార్ట్ పార్కింగ్ మరియు స్మార్ట్ హెల్త్కేర్ వంటి కూడా ఉన్నాయి నగరాలు మరియు గృహాలను స్మార్ట్గా మార్చడంలో IoT దాని ఉపయోగాలను కలిగి ఉంది పారిశ్రామిక సందర్భంలో పారిశ్రామిక ప్రక్రియలను మరింత సమర్థవంతంగా మరియు స్వయంప్రతిపత్తిగా చేయడానికి వీటన్నింటి యొక్క పొడిగింపు గురించి ఆలోచించడానికి మనం ప్రయత్నిస్తున్నాము కాబట్టి వీటిలో ప్రతి ఒక్కటి మనం పరిశీలించాలి భౌతిక లక్షణాన్ని నమోదు చేయు సాధనము IoT లేదా IIoT కు కేంద్రంగా ఉంటాయి మరికొన్ని అనుబంధ పరిధీయ సాంకేతిక పరిజ్ఞానాలు కూడా ఉన్నాయి అయితే భౌతిక లక్షణాన్ని నమోదు చేయు సాధనము మరియు చోదకo IoT మరియు IIoT లకు కీలకం కాబట్టి ఈ భౌతిక లక్షణాన్ని నమోదు చేయు సాధనము ఏమిటి మరియు ఈ చోదకo ఏమిటి అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం భౌతిక లక్షణాన్ని నమోదు చేయు సాధనము వర్గీకరించవచ్చు ట్రాన్స్డ్యూసెర్ ఒక రూపంలో సిగ్నల్ను మరొక రూపంలో సిగ్నల్గా మారుస్తుంది ఈ భౌతిక లక్షణాన్ని నమోదు చేయు సాధనము నుండి వచ్చే ఇన్పుట్ను ప్రాసెస్ చేసే భౌతిక లక్షణాన్ని నమోదు చేయు సాధనము ప్లస్ ప్రాసెసర్ ఒక ట్రాన్స్డ్యూసర్ అదేవిధంగా యాక్యుయేటర్ ప్లస్ ప్రాసెసర్ కూడా ట్రాన్స్డ్యూసెర్ ట్రాన్స్డ్యూసెర్ మరియు సెన్సార్ కొంత ఇన్పుట్ సిగ్నల్ తీసుకొని ఒక నిర్దిష్ట అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తాయి నిర్దిష్ట అవుట్పుట్ను పంపుతాయి ఇది మరింత ప్రాసెస్ చేయబడుతుంది మరియు ప్రాసెస్ చేయబడిన డేటా ఆధారంగా ట్రాన్స్డ్యూసెర్ యాక్చువేట్ అవుతుంది అందువల్ల శక్తి పరివర్తన జరుగుతోంది యాక్యుయేటర్ అప్పుడు నిర్దిష్ట ఉత్పత్తిని ఉత్పత్తి చేస్తుంది ట్రాన్స్డ్యూసర్లు ఈ విధంగా పనిచేస్తాయి ట్రాన్స్డ్యూసెర్ ఒక భౌతిక రూపం నుండి మరొక భౌతిక రూపానికి సిగ్నల్ను మారుస్తుంది ఈ భౌతిక రూపాలు విద్యుత్ మారుస్తుంది ఉదాహరణకు సాంప్రదాయ మైక్రోఫోన్ వంటి విషయాలు ప్రాథమికంగా ధ్వని సంకేతాలను మారుస్తాయి ఇవి ప్రాథమికంగా అధికంచెయ్యిబడతాయి మరియు ప్రాథమికంగా స్పీకర్ల ద్వారా మనం వినగలుగుతాము ఇది మైక్రోఫోన్ యొక్క ప్రాథమిక పని ఒక స్పీకర్ కూడా విద్యుత్ రూపం నుండి శబ్దానికి శక్తిని ఇది మార్చబడుతుంది కాబట్టి స్పీకర్ కూడా ట్రాన్స్డ్యూసర్కు మరొక ఉదాహరణ అదేవిధంగా మనకు విద్యుదయస్కాంత కూడా ట్రాన్స్డ్యూసెర్

ఈ పేరు సెన్సార్ కొన్ని భౌతిక పరిమాణాలను ఇంద్రియాలను సూచిస్తుంది ఇది పర్యావరణం యొక్క లక్షణంతో మారుతుంది దీనిలో ఇది పనిచేస్తుంది ఉదాహరణకు ఉష్ణోగ్రత సెన్సార్ పర్యావరణం యొక్క ఉష్ణోగ్రతలో మార్పులను గ్రహిస్తుంది పర్యావరణంలో మోహరించబడి పనిచేస్తుంది సెన్సార్ యొక్క అవుట్పుట్ ఒక సిగ్నల్ ఇది కొన్ని మానవలు చదవగలిగే రూపంలోకి మార్చబడుతుంది ఇది వేర్వేరు రూపాలు కావచ్చు ఉదాహరణకు ప్రస్తుత లక్షణాలలో మార్పులు వోల్టేజ్ లక్షణాలలో మార్పులు ప్రతిఘటనలో మార్పులు కెపాసిటెన్స్లో మార్పులు మరియు ఇంపెడెన్స్లో మార్పులు మానవులకు అర్థమయ్యేవి కొన్ని ఉద్దీపనలకు ప్రతిస్పందనగా సెన్సార్ ప్రాథమికంగా సిస్టమ్ యొక్క లక్షణంలో భౌతిక మార్పులను గ్రహించడం లేదా అనుభూతి చెందడం ద్వారా ఇన్పుట్ యొక్క కొంత పనితీరును చేస్తుంది ఈ ఉద్దీపనలు భౌతిక పారామితులు ఈ ఉద్దీపన ఉష్ణోగ్రతలో మార్పులు లైటింగ్ స్థితిలో మార్పులు లేదా వాయువులో మార్పులు కావచ్చు ఉదాహరణకు గ్యాస్ సెన్సార్ వివిధ వాయువులలో మార్పులను గ్రహిస్తుంది వాతావరణంలో ఈ వాయువుల పరిమాణంలో మార్పులను గ్రహించడానికి మీథేన్ గ్యాస్ సెన్సార్ కార్బన్ డయాక్సైడ్ సెన్సార్ కార్బన్ మోనాక్సైడ్ సెన్సార్ ఆక్సిజన్ సెన్సార్ వంటి గ్యాస్ సెన్సార్లు రూపొందించబడ్డాయి కాబట్టి గ్యాస్ సెన్సార్లు యాదృచ్ఛికంగా వివిధ వాయువుల ఉనికిని ముఖ్యంగా పర్యావరణ సందర్భంలో పర్యవేక్షించడానికి ఉపయోగపడతాయి మైనింగ్ వాతావరణానికి ఇవి చాలా మీకు తెలిసినట్లుగా ఈ వాయువులు చాలా ప్రమాదకరమైనవి భౌతిక పరిమాణం గ్రహించబడింది మరియు ప్రతిస్పందన నిరోధక సామర్థ్యాలలో కొన్ని మార్పులు కెపాసిటివ్ సామర్థ్యాలలో మార్పులు లేదా అవుట్పుట్ రూపంలో ప్రస్తుత వోల్టేజ్ లక్షణాలలో మార్పుల రూపంలో ఉంటుంది బొగ్గు గనులలో మీథేన్ వాయువు పెరుగుదలను గుర్తించడానికి గనులలో మీథేన్ సెన్సార్లను ఉపయోగిస్తారు మీకు తెలిసినట్లుగా ఈ వాయువులు చాలా ప్రమాదకరమైనవి భౌతిక పరిమాణం గ్రహించబడింది మరియు ప్రతిస్పందన నిరోధక సామర్థ్యాలలో కొన్ని మార్పులు కెపాసిటివ్ సామర్థ్యాలలో మార్పులు లేదా అవుట్పుట్ రూపంలో ప్రస్తుత వోల్టేజ్ లక్షణాలలో మార్పుల రూపంలో ఉంటుంది కాబట్టి కొన్ని సెన్సార్ల యొక్క కొన్ని చిత్రాలు ఇక్కడ ఉన్నాయి ఇవి నా ల్యాబ్లో ఉన్న సెన్సార్లు మరియు మరెన్నో సెన్సార్లు కూడా ఉన్నాయి విభిన్న సెన్సార్లు ఎలా ఉంటాయో మీకు చూపించడానికి నేను వీటిని ఎంచుకున్నాను వాస్తవానికి సెన్సార్లు ప్రాథమికంగా అవి వేర్వేరు ఆకారాలు మరియు పరిమాణాలలో వస్తాయి వీటిలో కొన్ని స్థూల పరిమాణ సెన్సార్లు కానీ మీరు MEM ఆధారిత సెన్సార్ల వంటి సూక్ష్మ పరిమాణ సెన్సార్లను కూడా కలిగి ఉండవచ్చు వివిధ ప్రయోజనాల కోసం నానో సెన్సార్లు కూడా అందుబాటులో ఉండవచ్చు ఇది ఉష్ణోగ్రత మరియు తేమ సెన్సార్ ఇది ఒక రకమైన గ్యాస్ సెన్సార్ ఇది LPG గ్యాస్ మీథేన్ మరియు కార్బన్ మోనాక్సైడ్లను కనుగొంటుంది ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్ ఇది కెమెరా సెన్సార్ మీరు ఇక్కడ కెమెరాను చూడవచ్చు కెమెరా సెన్సార్ ఇది పిఐఆర్ సెన్సార్ ఇది రెయిన్ డిటెక్టర్ సెన్సార్ మరియు ఇది ఫైర్ డిటెక్టర్ సెన్సార్ ఇప్పుడు ఈ విభిన్న సెన్సార్లలో కొన్నింటిని నేను మీకు చూపించగలనా అని చూద్దాం కాబట్టి ఇది పిఐఆర్ సెన్సార్ ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్ ఇది ఒక నిర్దిష్ట వస్తువు ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది కాబట్టి ఈ సెన్సార్ సహాయంతో అడ్డంకులను గుర్తించవచ్చు అల్ట్రాసౌండ్ ఈ రెండు సిలిండర్లలో దేనినైనా పంపిన ధ్వని తరంగం ఒక సిలిండర్ ధ్వని సంకేతాన్ని పంపుతుంది అది ఆ అడ్డంకి ద్వారా ప్రతిబింబిస్తుంది మరియు మరొకటి గుర్తించబడుతుంది దీని ఆధారంగా ఒక నిర్దిష్ట అడ్డంకి ఎంత దూరంలో ఉందో లేదా దాని పరిధిలో అడ్డంకి ఉందో లేదో తెలుసుకోవచ్చు విభిన్న రకానికి చెందిన మరొక సెన్సార్ కలర్ సెన్సార్ మీకు చూపించగలను ఇది భిన్న రంగుల రకాలు గుర్తించగలదు ఇది యాక్సిలెరోమీటర్ సెన్సార్ అప్పుడు మనకు కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ సెన్సార్ ఉంది ఇది కార్బన్ మోనాక్సైడ్ వాయువును కనుగొంటుంది అప్పుడు మేము రెయిన్ గేజ్ అయిన మరో సెన్సార్ను మీ కోసం తీసుకువచ్చాను వర్షపాతం సెన్సార్లు వర్షపాతం కనుగొంటాయి సెన్సార్ల యొక్క లక్షణాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు స్టాటిక్ లక్షణాలు మరియు డైనమిక్ లక్షణాలు వేర్వేరు సెన్సార్లు వేర్వేరు ఆపరేటింగ్ విధానాలను కలిగి ఉంటాయి సాధారణంగా ఒక సెన్సార్ దాని ఆపరేషన్ ప్రారంభించినప్పుడు సాధారణంగా చాలా సందర్భాలలో స్థిరమైన స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది స్థిరమైన స్థితిలో స్థిరమైన లక్షణాలు ఒక నిర్దిష్ట సెన్సార్ యొక్క లక్షణాలు సెన్సార్ దాని స్థిరమైన స్థితిని పొందిన తర్వాత ఇన్పుట్ యొక్క మార్పుకు ప్రతిస్పందనగా సెన్సార్ యొక్క అవుట్పుట్ గణనీయంగా మారదు సెన్సార్ స్థిరమైన స్థితిని సాధించడానికి ముందు డైనమిక్ లక్షణాలు వ్యవస్థ యొక్క లక్షణాల గురించి ఇన్పుట్కు అస్థిరమైన ప్రతిస్పందన స్థిర లక్షణాలు ఖచ్చితత్వం వంటి లక్షణాలు కావచ్చు ఈ పేరు సూచించినట్లుగా ఇది ఉన్నతమైన వ్యవస్థతో పోలిస్తే అవుట్పుట్ యొక్క ఖచ్చితత్వం గురించి చెబుతుంది మరో మాటలో చెప్పాలంటే సెన్సార్ ఎంత ఖచ్చితంగా కొలుస్తుంది పరిధి అంటే అతి తక్కువ విలువ నుండి అత్యధిక విలువ వరకు పనిచేసే పరిధి ఒక నిర్దిష్ట సెన్సార్ యొక్క ఆపరేషన్ పరిధి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత సెన్సార్ యొక్క అత్యల్ప ఉష్ణోగ్రత నుండి అత్యధిక ఉష్ణోగ్రత వరకు ఆ నిర్దిష్ట సెన్సార్ యొక్క పరిధి రిజల్యూషన్ అనేది సెన్సార్ సెన్సింగ్ చేయగల ఇన్పుట్లోని చిన్న మార్పు అదేవిధంగా మీకు ఉష్ణోగ్రత సెన్సార్ వంటి సెన్సార్ యొక్క రిజల్యూషన్ ఉంది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత సెన్సార్ గ్రహించగల లేదా గుర్తించగలిగే ఉష్ణోగ్రతలో అతి చిన్న మార్పు ప్రాథమికంగా ఒక నిర్దిష్ట సెన్సార్ యొక్క రిజల్యూషన్ లోపం అంటే ప్రామాణిక విలువ మరియు సెన్సార్ ఉత్పత్తి చేసే విలువ మధ్య వ్యత్యాసం ఇన్పుట్ పరామితిలో పెరుగుతున్న మార్పుకు సంబంధించి సిస్టమ్ యొక్క ప్రతిస్పందనలో పెరుగుతున్న మార్పు యొక్క నిష్పత్తిని సున్నితత్వం సరళ రేఖ వక్రరేఖ నుండి సెన్సార్ విలువ యొక్క విచలనం డ్రిఫ్ట్ అంటే సెన్సార్ విలువలో హెచ్చుతగ్గులు అదే పరిస్థితులలో ఎక్కువసేపు ఉంచినట్లయితే ఉదాహరణకు ఉష్ణోగ్రత సెన్సార్ లేదా ఒక నిర్దిష్ట పఠన స్థితి కోసం ఏదైనా ఇతర సెన్సార్ విషయంలో మీరు దానిని తగినంత కాలం పాటు ఉంచుకుంటే అది కాల వ్యవధిలో చూపించే కొలతలలో వ్యత్యాసం డ్రిఫ్ట్ ఇప్పుడు మనకు పునరావృత లక్షణం ఉంది ఇది కొలతల నుండి విచలనం ఒక క్రమంలో అదే పరిస్థితులలో ఉంది ఇన్పుట్లను మార్చినట్లయితే ఇన్పుట్లో దాని మార్పులకు సెన్సార్ ఎంతవరకు స్పందిస్తుందో అది డైనమిక్ లక్షణాలు అని అంటారు ట్రాన్సియెంట్లు డైనమిక్ లక్షణం ద్వారా స్వీకరించబడతాయి లేదా సంగ్రహించబడతాయి ఉదాహరణకు సున్నా ఆర్డర్ సిస్టమ్ ఇది ప్రాథమికంగా ఎటువంటి ఆలస్యం లేకుండా అవుట్పుట్ ఇన్పుట్ సిగ్నల్కు ప్రతిస్పందనను చూపించే వ్యవస్థ ఈ జీరో ఆర్డర్ సిస్టమ్స్లో శక్తి నిల్వ అవసరాలు ఉండవు ఉదాహరణకు ఒక పొటెన్షియోమీటర్ సరళ మరియు రోటరీ స్థానభ్రంశాలను కొలుస్తుంది కాబట్టి ఇది సున్నా ఆర్డర్ వ్యవస్థకు ఉదాహరణ

అవుట్పుట్ దాని తుది విలువను క్రమంగా చేరుకున్నప్పుడు మొదటి ఆర్డర్ వ్యవస్థలు ఈ వ్యవస్థలు శక్తి నిల్వ మరియు వెదజల్లడం రెండింటికీ ఒక విధమైన యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకు ఒక కెపాసిటర్ ఈ శక్తిని నిల్వ చేస్తుంది మరియు ఈ వ్యవస్థలలో కొంత కాలానికి వెదజల్లుతుంది రెండవ ఆర్డర్ వ్యవస్థలు సంక్లిష్టమైన అవుట్పుట్ ప్రతిస్పందనను క్రమంగా కాదు సంక్లిష్టమైన ఉత్పత్తిని కలిగి ఉంటాయి మరియు ఈ సెన్సార్ల యొక్క అవుట్పుట్ ప్రతిస్పందన సాధారణంగా స్థిరమైన స్థితికి రాకముందే డోలనం చేస్తుంది కాబట్టి ఇది కొన్ని విలువల మధ్య డోలనం చేస్తుంది ఈ రెండవ ఆర్డర్ వ్యవస్థల యొక్క అవుట్పుట్ ప్రతిస్పందన ఇవి సెన్సార్లను వివిధ మార్గాల్లో వర్గీకరించవచ్చు వాటిని నిష్క్రియాత్మక సెన్సార్ లేదా యాక్టివ్ సెన్సార్ అనలాగ్ సెన్సార్ లేదా డిజిటల్ సెన్సార్ స్కేలార్ సెన్సార్ లేదా వెక్టర్ సెన్సార్గా వర్గీకరించవచ్చు నిష్క్రియాత్మక సెన్సార్ స్వతంత్రంగా ఇన్పుట్ను గ్రహించదు కాబట్టి నిష్క్రియాత్మక సెన్సార్ల ఉదాహరణలు యాక్సిలెరోమీటర్ నేల తేమ నీటి మట్టం మరియు ఉష్ణోగ్రత సెన్సార్ క్రియాశీల సెన్సార్లు వాటిని ఇన్పుట్ను స్వతంత్రంగా గ్రహించగలవు ఉదాహరణకు రాడార్ ఆల్టిమీటర్ సెన్సార్లు క్రియాశీల సెన్సార్లకు ఉదాహరణలు అనలాగ్ సెన్సార్లు ఇన్పుట్ పరామితి యొక్క నిరంతర పనితీరును కలిగి ఉన్న అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తాయి ఉదాహరణకు ఉష్ణోగ్రత సెన్సార్ లైట్ డిటెక్షన్ సెన్సార్ ఎల్డిఆర్ ప్రెజర్ సెన్సార్ అనలాగ్ ప్రెజర్ సెన్సార్లు ఈ ప్రెజర్ సెన్సార్ల అనలాగ్ వేరియంట్లు అనలాగ్ హాల్ ఎఫెక్ట్ సెన్సార్ లేదా మాగ్నెటిక్ సెన్సార్లు ఒక LDR దాని నిరోధకతలో నిరంతర వైవిధ్యాన్ని దానిపై పడే కాంతి తీవ్రత యొక్క విధిగా చూపిస్తుంది డిజిటల్ సెన్సార్లు ప్రాథమికంగా ప్రతిస్పందన బైనరీ స్వభావాన్ని కలిగి ఉంటాయి ఇన్పుట్ లక్షణాలలో మార్పులకు సంబంధించి అవుట్పుట్ యొక్క నిరంతర పనితీరును ఉత్పత్తి చేసే అనలాగ్ సెన్సార్ల యొక్క కొన్ని పరిమితులను అధిగమించడానికి ఇవి రూపొందించబడ్డాయి డిజిటల్ సెన్సార్లకు ఉదాహరణలు పిఐఆర్ సెన్సార్ డిజిటల్ మరియు ఉష్ణోగ్రత సెన్సార్ స్కేలార్ సెన్సార్లు ప్రాథమికంగా ఇన్పుట్ పరామితి యొక్క పరిమాణాన్ని మాత్రమే కొలుస్తాయి సెన్సార్ యొక్క ప్రతిస్పందన ఇన్పుట్ పరామితి యొక్క పరిమాణం యొక్క ఫంక్షన్ మరియు ఇన్పుట్ పరామితి యొక్క దిశ ద్వారా ఇవి ప్రభావితం కావు ఉష్ణోగ్రత సెన్సార్ గ్యాస్ సెన్సార్ స్ట్రెయిన్ సెన్సార్ కలర్ సెన్సార్ పొగ సెన్సార్లు దీనికి ఉదాహరణలు ఈ పారామితులను గుర్తించడం ఇన్పుట్ దిశలో మార్పు ఉష్ణోగ్రత దిశలో మార్పు వాయువు దిశలో మార్పు మొదలైన వాటిపై ఆధారపడి ఉండదు వెక్టర్ సెన్సార్లు అంటే సెన్సార్లు దీని ప్రతిస్పందన పరిమాణం దిశ మరియు ధోరణిపై ఆధారపడి ఉంటుంది యాక్సిలెరోమీటర్ గైరోస్కోప్ మాగ్నెటిక్ ఫీల్డ్ మరియు మోషన్ డిటెక్టర్ సెన్సార్లు దీనికి ఉదాహరణలు ఈ ప్రత్యేక చిత్రంలో ఒక యాక్యుయేటర్ రెండు ఇన్పుట్లను తీసుకుంటుంది ఒక ఇన్పుట్ శక్తి మరియు యాక్యుయేటర్ తో కలిసి శక్తి వంటి ఒక రకమైన కదలికను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఒక యాక్యుయేటర్ అనేది వ్యవస్థలో ఒక భాగం ఇది అవసరమైన నియంత్రణ చర్య వ్యవహరిస్తుంది ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి యాక్చుయేటర్లలో కొన్ని చిత్రాలు కాబట్టి ఇది యాక్యుయేటర్ ఎలక్ట్రిక్ రిలే ఈ రిలే విద్యుత్ శక్తిని ఒక రకమైన యాంత్రిక చర్యగా మారుస్తుంది లేదా ఇది ఎలక్ట్రోమెకానికల్ కూడా కావచ్చు ఈ రిలేలు ప్రదర్శించడానికి ఎలక్ట్రిక్ సిగ్నల్ తీసుకోవటానికి మరియు ఒక నిర్దిష్ట వాల్వ్ను ఆన్ చేయడం వాల్వ్ను ఆపివేయడం పరికరాన్ని ఆన్ చేయడం కంప్రెసర్ వంటి పరికరాన్ని ఆపివేయడం వంటి యాంత్రిక ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఇది మోటారు డిసి మోటర్ వివిధ రకాల మోటార్లు ఉండవచ్చు మరియు వీటిలో ప్రతి ఒక్కటి ప్రాథమికంగా యాక్యుయేటర్ యొక్క ఉదాహరణ మరియు నేను మీకు మరొక యాక్యుయేటర్ను చూపిస్తాను ఇది ప్రాథమికంగా మరొక రకమైన మోటారు ఇది స్టెప్పర్ మోటర్ అని పిలుస్తారు మీరు ఇలాంటి యాక్యుయేటర్లను కూడా కలిగి ఉండవచ్చు ఇది మీలో చాలామంది ఇప్పటికే సరిగ్గా చూశారని నేను భావిస్తున్నాను ఇవి ఎల్ఈడీలు కాబట్టి ఏదో ఒకదానికి ప్రతిస్పందనగా LED ని ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు ఏదో గ్రహించబడుతోంది ఉదాహరణకు ఒక వాయువు ఉంది ఒక యాక్యుయేటర్ కంట్రోల్ సిగ్నల్ను ఇన్పుట్గా తీసుకుంటుంది మరియు అది దాని ఆపరేషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక డిసి మోటర్ యొక్క చిత్రం ఉంది మరియు డిసి మోటారు ఎలా ఉంటుందో మీకు ప్రత్యక్షంగా చూపించాను అదేవిధంగా రిలే మరొక ఉదాహరణ ఎలక్ట్రిక్ రిలే ఇవి యాక్చుయేటర్లకు భిన్నమైన ఉదాహరణలు ఎలక్ట్రిక్ మోటార్లు సోలేనోయిడ్ కవాటాలు హార్డ్ డ్రైవ్లు స్టెప్పర్ మోటార్ దువ్వెన డ్రైవ్ హైడ్రాలిక్ సిలిండర్ పైజోఎలెక్ట్రిక్ యాక్యుయేటర్ న్యూమాటిక్ యాక్యుయేటర్లు ఈ యాక్యుయేటర్లు వేర్వేరు ఆకారాలు మరియు పరిమాణాలలో రావచ్చు ఇవి మైక్రో యాక్యుయేటర్లు స్థూల యాక్యుయేటర్లు మరియు ఈ యాక్యుయేటర్ల పరిమాణాన్ని బట్టి ఉండవచ్చు యాక్యుయేటర్లను ఎలక్ట్రిక్ లీనియర్ ఎలక్ట్రిక్ రోటరీ వంటి వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు ద్రవ శక్తి సరళ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ లీనియర్ యాక్యుయేటర్ ను చూద్దాం పేరు సూచించినట్లుగా ఇవి ప్రాథమికంగా విద్యుత్ సిగ్నల్ ద్వారా శక్తిని పొందుతాయి ఈ యాక్యుయేటర్లలోని విద్యుత్ శక్తి ఒక రకమైన సరళ స్థానభ్రంశం సాధించడానికి రూపాంతరం చెందుతుంది ఉదాహరణకు ఎలక్ట్రిక్ బెల్ డంపర్లను తెరవడం మరియు మూసివేయడం తలుపులు లాక్ చేయడం యంత్ర కదలికలను బద్దలు కొట్టడం అప్పుడు తదుపరిది ఎలక్ట్రిక్ రోటరీ యాక్యుయేటర్ ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా శక్తిని పొందుతాయి అవి విద్యుత్ శక్తిని భ్రమణ కదలికగా మారుస్తాయి మరియు ఇది భ్రమణ కదలికలోకి విద్యుత్ శక్తి క్వార్టర్ టర్న్ కవాటాలు మీకు తెలుసు మరియు ఇతర ఎలక్ట్రికల్ మోటార్లు ఎలక్ట్రిక్ రోటర్ యాక్యుయేటర్ యొక్క ఉదాహరణలు ఇప్పుడు మనకు ఫ్లూయిడ్ పవర్ లీనియర్ యాక్యుయేటర్ ఉంది ఇవి వేర్వేరు విద్యుత్ ద్రవం క్షమించండి హైడ్రాలిక్ ద్రవాలు ఉత్పత్తి చేస్తాయి మనకు గ్యాస్ మరియు ద్రవాలు వంటి ద్రవంతో నడిచే ద్రవ శక్తి రోటరీ యాక్యుయేటర్ ఉంది అవి భ్రమణ కదలికను ఉత్పత్తి చేస్తాయి మీరు స్లైడ్లో చూసే చిత్రాన్ని మీరు చూసిన ఉదాహరణ వలె భ్రమణ కదలిక ఈ యాక్యుయేటర్ల ఉత్పత్తిగా ఉత్పత్తి అవుతుంది మనకు లీనియర్ చైన్ యాక్యుయేటర్ ఉంది స్ప్రాకెట్స్ మరియు గొలుసుల విభాగాలు వంటి యాంత్రిక పరికరాలను కలిగి ఉంటుంది ఇవి ప్రత్యేకంగా రూపొందించిన గొలుసుల చివరల ద్వారా సరళ కదలికను ఉత్పత్తి చేస్తాయి ఇవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి స్లయిడ్ సహాయపడుతుంది కాబట్టి ఇవి ప్రధానంగా చలన నియంత్రణ ఉపయోగాలలో ఉపయోగించబడతాయి అప్పుడు మనకు మాన్యువల్ సరళ యాక్యుయేటర్ అందిస్తుంది కాబట్టి మాన్యువల్ రొటేషన్ కొన్ని స్క్రూలపై నిర్వహిస్తారు మరియు తత్ఫలితంగా కొంత సరళ స్థానభ్రంశం ఉంటుంది మాన్యువల్గా తిప్పబడిన స్క్రూలు లివర్లు లేదా గేర్లు గేర్ల అనువాదం ద్వారా రోటరీ అవుట్పుట్ను అందించే మాన్యువల్ రోటరీ యాక్యుయేటర్లను కలిగి ఉన్నాము ఇవి ప్రధానంగా కవాటాల ఆపరేషన్ కోసం ఉపయోగిస్తారు కాబట్టి దీనితో సెన్సార్లు మరియు యాక్యుయేటర్లపై ఈ ప్రత్యేక ఉపన్యాసం ముగిసింది నేను ప్రారంభంలో మీకు చెప్పినట్లుగా సెన్సార్లు మరియు యాక్యుయేటర్లు ప్రాథమికంగా IoT మరియు IIoT ఆధారిత వ్యవస్థల నిర్మాణానికి కీలకం మరియు మీకు తెలుసా అంతటా ప్రతిచోటా ఈ కోర్సులో మనo సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల వాడకం గురించి మాట్లాడుతున్నాము మరియు వీటిలో ప్రతిదాని గురించి సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల ప్రాథమిక అవగాహన మీరు IIoT ఎలా పనిచేస్తుందో లోతుగా అర్థం చేసుకోవడం అవసరం స్లైడ్లో ఇచ్చిన ఈ సూచనలు కొన్ని ధన్యవాదాలు